మనము ఈ లెక్చర్ లో ARM మైక్రోకంట్రోలర్లపై మన చర్చను ప్రారంభిస్తాము వాటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది వాటి ప్రత్యేక లక్షణాలు ఏమిటి మరియు మునుపటి తరం మైక్రోకంట్రోలర్ల నుండి అవి ఎలా భిన్నంగా ఉంటాయి ఈ లెక్చర్ యొక్క అంశం ARM మైక్రోకంట్రోలర్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది లెక్చర్ యొక్క మొదటి భాగం ఈ లెక్చర్ మేము మైక్రోకంట్రోలర్ల యొక్క ARM సిరీస్ అవి ఎలా అభివృద్ధి చెందాయి మరియు కొన్ని ముఖ్యమైన నిర్మాణ లక్షణాల గురించి కొన్ని సాధారణ ఆలోచనలను వివరిస్తాను చరిత్రను పరిశీలిద్దాం ఈ ARM తరగతి మైక్రోకంట్రోలర్లు గా అభివృద్ధి చెందిన నిర్మిత ఆలోచనలు 1983 లో చాలా కాలం క్రితం అభివృద్ధి చేయబడ్డాయి అకార్న్ కంప్యూటర్స్ అలాంటి ఆలోచనలను రూపొందించి అభివృద్ధి చేసిన మొదటి సంస్థ ఇప్పుడు ఈ ఆలోచనలు కొద్దిగా భిన్నంగా ఉన్నాయి ఎందుకంటే అవి RISC ఆర్కిటెక్చర్ భావన ఆధారంగా నిర్మాణ ఆలోచనలను అభివృద్ధి చేయడం ప్రారంభించాయి ఆ సమయంలో మోస్టెక్ అనే సంస్థ నుండి 6502 అనే చాలా ప్రాచుర్యం పొందిన మైక్రోప్రాసెసర్ ఉంది దీనిని BBC microM అని పిలిచే అత్యంత ప్రాచుర్యం పొందిన మైక్రోకంప్యూటర్లలో ఉపయోగించారు ఈ వ్యక్తుల మొదటి ప్రయత్నం ఆ ప్రాసెసర్ను మరింత శక్తివంతమైన ప్రాసెసర్ ద్వారా భర్తీ చేయడం ఇది BBC మైక్రోను వేగంగా మరియు శక్తివంతంగా చేస్తుంది ఇది మొదటి వ్యాపార సంబంధమైన RISC అమలుకు దారితీసింది ఆ సమయంలో దీనిని ARM అని పిలవలేదు కానీ ఇది ARM ఆర్కిటెక్చర్లో ఉద్భవించినది చివరకు 1990 లో స్థాపించబడిన ఒక సంస్థ ఉంది ARM పేరు అడ్వాన్స్డ్ RISC మెషిన్ యొక్క ఎక్రోనిం కాబట్టి మీరు RISC అనే పదం పేరు లోనే పొందుపరచబడిందని చూడ గలరు ARM ఆర్కిటెక్చర్ తప్పనిసరిగా RISC నిర్మాణ భావన నుండి భావనలను తీసుకుంటుంది ప్రారంభంలో ఈ ARM సంస్థ ప్రారంబిక ఎకార్న్ సంస్థ యాజమాన్యంలో సంయుక్తంగా ఏర్పడింది ఆపిల్ కూడా అక్కడే ఉంది మరియు VLSI అనే మరో సంస్థ ఉంది ఈ మూడు కంపెనీలు కలిసి ARM అనే ఓ కొత్త కంపెనీని ఏర్పాటు చేశాయి ఇప్పుడు ARM గురించి ఏమంతా ఆసక్తికరంగా ఉంది ARM గురించి మనం ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడాలి మేము ఎంబెడెడ్ సిస్టమ్స్ బోధించడానికి ప్రత్యేకంగా ARM ను వాహనంగా ఎందుకు ఉపయోగించాలని ప్రయత్నిస్తున్నామని మీరు ఈ కోర్సులో అడగవచ్చు కారణం ARM చాలా అప్లికేషన్లలో ఎక్కువగా ఉపయోగించబడుతోంది అవి ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్లలో తీవ్రంగా ఉపయోగించబడే మైక్రోకంట్రోలర్ల యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వర్గం మీ అందరికీ తెలిసిన కొన్ని ఉదాహరణలు తీసుకుందాం ఆపిల్ నుండి ఐపాడ్లు ద్వారా మీరు సంగీతాన్ని వినవచ్చు లోపల ARM ప్రాసెసర్ ఉంది బెంక్ సోనీ ఎరిక్సన్ టీవీ సెట్లు మరియు అనేక ఆడియో విజువల్ పరికరాలను తయారుచేసే చాలా ప్రసిద్ధ సంస్థలు ఈ ప్రతి పరికరాల లోపల ARM ప్రాసెసర్లు ఉన్నాయి సాధారణంగా వారు ARM 9 ను ఉపయోగించడం ప్రారంభించారు కాని తరువాత వారు వాటిని ARM ప్రాసెసర్ల యొక్క తరువాతి వెర్షన్కు అప్గ్రేడ్ చేశారు ఆపిల్ ఐఫోన్ మనందరికీ సుపరిచితం మరియు చాలా ప్రాచుర్యం పొందిన నోకియా ఫోన్లన్నీ వాటిలో ARM11 ప్రాసెసర్ను కలిగి ఉన్నాయి ఇప్పుడు ఇది చాలా పాత గణాంకాలు 2010 వరకు అన్ని తీవ్రమైన ఎంబెడెడ్ అప్లికేషన్లలో 90 వాటిలో ఈ రకమైన ARM ప్రాసెసర్లు ఉన్నాయి మీరు ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్ గురించి మాట్లాడేటప్పుడు అప్లికేషన్ను బట్టి ప్రాసెసర్ నుండి మీకు ఎంత శక్తి అవసరమో నిర్ణయించుకుంటారు ఇది చాలా సులభమైన అప్లికేషన్ అయితే మీకు ARM వలె శక్తివంతమైన ప్రాసెసర్ అవసరం లేదు మీరు 8 బిట్ PIC మైక్రోకంట్రోలర్లను ఉపయోగించవచ్చు ARM ప్రాసెసర్లు సాధారణంగా 32 బిట్ మరియు అంతకంటే ఎక్కువ కాబట్టి మీ ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క హృదయాన్ని కలిగించే సహేతుకమైన శక్తివంతమైన గణన సామర్ధ్యం అవసరమైనప్పుడు మీరు ARM ప్రాసెసర్ను ఉపయోగిస్తారు ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ARM ప్రాసెసర్లు చాలా తక్కువ విద్యుత్ వినియోగాన్ని మరియు మంచి పనితీరును కలిగి ఉంటాయి ఈ తక్కువ విద్యుత్ వినియోగం కారణంగా బ్యాటరీతో పనిచేసే పరికరాల్లో ఇవి చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి మొబైల్ ఫోన్ల వంటి బ్యాటరీతో పనిచేసే పరికరాలు చాలా ఉన్నాయి మీరు ఈ చిత్రాన్ని పరిశీలిస్తే ఇది సంవత్సరాలుగా ARM ఆధారిత ప్రాసెసర్లు మరియు ASIC ల యొక్క పరిణామాన్ని చూపుతుంది మొదటి విషయం ఏమిటంటే ARM తప్పనిసరిగా RISC ఆధారిత ఆర్కిటెక్చర్ RISC ఆర్కిటెక్చర్ అంటే ఏమిటో మనం కొంత వివరంగా తెలుసుకోవాలి ప్రాథమికమైన డిజైన్లను కలిగిన సాంప్రదాయిక మైక్రోకంట్రోలర్లకు విరుద్ధంగా ఇది కొన్ని ఆధునిక నిర్మాణ ఆలోచనలను తీసుకుంటుంది నేను చాలా ప్రాచుర్యం పొందిన మైక్రోకంట్రోలర్ 8051 గురించి మాట్లాడాను కానీ ఆర్కిటెక్చర్ వారీగా ఇది చాలా ప్రాథమికమైనది ఇది ఎలాంటి నిర్మాణ మెరుగుదల లేదా అధునాతన లక్షణాలను ఉపయోగించలేదు నేను మీకు చెప్పినట్లుగా ఈ ARM ప్రాసెసర్ కేవలం ఒకటి మాత్రమే కాదు మొత్తం ప్రాసెసర్ల కుటుంబం మరియు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వెనుకబడిన అనుకూలతను కొనసాగించడానికి ఇవన్నీ తప్పనిసరిగా ఒక సాధారణ ఇన్స్ట్రక్షన్ సెట్ ని పంచుకుంటాయి తరువాతి తరాలలో కొన్ని అదనపు ఇన్స్ట్రక్షన్లు జోడించబడ్డాయి కాని పాత ఇన్స్ట్రక్షన్లును కూడా కొనసాగిస్తున్నారు పాత తరం కోసం అభివృద్ధి చేయబడిన ఒక ప్రోగ్రామ్ తరువాతి తరానికి కూడా బాగా నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఫిలాసఫీకి మనకు ఒక చిన్న ప్రాసెసర్ అవసరం తద్వారా మనకు తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుంది మరియు ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్లికేషన్ కోసం ఉపయోగించవచ్చు కాబట్టి ప్రాసెసర్ యొక్క పరిమాణం చిన్నదిగా ఉండాలి ఇది తక్కువ శక్తిని వినియోగించాలి మరియు అధిక కోడ్ డెన్సిటీను కలిగి ఉండాలి నేను చెప్పినట్లుగా మైక్రోకంట్రోలర్లలో ప్రోగ్రామ్ మెమరీ మరియు డేటా మెమరీ అన్నీ చిప్ లోపల ఉన్నాయని మీరు చూడగలరు రియల్ ఎస్టేట్ కొరత ఉంది మీరు చాలా పెద్ద మెమరీని లోపల ఉంచలేరు కాబట్టి మీరు అమలు చేయగల ప్రోగ్రామ్ పరిమాణానికి గరిష్ట పరిమితి ఉంది ప్రోగ్రామ్ మెమరీ పరిమాణం 100 కిలోబైట్లని అనుకుంటే నేను వ్రాసేది ఈ 100 కిలోబైట్లలోపు సరిపోవాలి కాబట్టి ఈ 100 కిలోబైట్లలో నా ఇన్స్ట్రక్షన్ సెట్ మద్దతు ఇస్తే నేను నా కోడ్ను చాలా చక్కగా ప్యాక్ చేయగలను తద్వారా ఎక్కువ మెమరీ అవసరం అయ్యే అదే పనిని అమలు చేయడానికి కొన్ని రకాల పోటీ నిర్మాణాలతో పోల్చితే నేను మరింత కార్యాచరణను అమలు చేయగలను నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే నేను ఒక సాంప్రదాయిక ఆర్కిటెక్చర్లో అమలు చేయదలిచిన ఒక అప్లికేషన్ X ను కలిగి ఉన్నానని అనుకుందాం దీనికి 120 కిలోబైట్లు అవసరమవుతాయి కాని RISC ARM ఆర్కిటెక్చర్లో 100 కిలోబైట్ల లోపల సరిపోతుంది దీనిని హై కోడ్ డెన్సిటీ అంటారు అవసరమైన ఇన్స్ట్రక్షన్ల సంఖ్యను తగ్గించడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్ లక్షణాలు ఉన్నాయి ఇది పరిమిత మెమరీ మరియు భౌతిక పరిమాణ పరిమితుల ప్రయోజనాన్ని పొందగలదు వాస్తవానికి ఇక్కడ ఇంటర్ఫేస్ లో చాలా వశ్యత ఉంది మనము చాలా నెమ్మదిగా లేదా సాపేక్షంగా అనేక రకాల మెమరీ సిస్టమ్లతో ఇంటర్ఫేస్ చేయవచ్చు వాస్తవానికి తగ్గిన డై పరిమాణం అంటే మీరు నిజంగా చిప్ను తయారుచేసేటప్పుడు ఆ సిలికాన్ పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది తద్వారా మీరు ఆ ASIC ను అభివృద్ధి చేసినప్పుడు అది చాలా తక్కువ భాగాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి మీరు మిగిలిన స్థలాన్ని ASIC ను చాలా శక్తివంతం చేయడానికి అదనపు కార్యాచరణ ఉంచడానికి ఉపయోగించవచ్చు కొన్ని ప్రసిద్ధ ARM నిర్మాణాలు ఇక్కడ చూపించబడ్డాయి చాలా ఉన్నాయి కానీ నేను మూడు మాత్రమే చూపిస్తున్నాను ARM 7 9 10 మరియు 11 అంతకు మించి ఉన్నాయి ARM 7 కి 3 పైప్లైన్ దశలు ఉన్నాయి మనము తరువాత పైప్లైన్ గురించి మాట్లాడుతాము ఇప్పుడు పైప్లైన్ దశ అంటే అర్థం ఏమిటి ఇన్స్ట్రక్షన్లు ఎలా అమలు అవుతాయో చూద్దాం 3 దశలు ఉన్నాయి ఫెచ్ డీకోడ్ ఎగ్జిక్యూట్ ఇది అధిక కోడ్ డెన్సిటీ మరియు తక్కువ విద్యుత్ వినియోగానికి మద్దతు ఇస్తుంది మీకు ప్రతిచోటా చాలా అధిక శక్తి గల ARM ప్రాసెసర్లు అవసరం లేదు మీకు మొబైల్ ఫోన్ లోపల ఏది అవసరమో రిఫ్రిజిరేటర్ లోపల అది అవసరం లేదు మీకు అక్కడ చాలా సరళమైన లెక్కలు అవసరం ARM 9 కి వస్తే మొదటి విషయం ఏమిటంటే ఇవన్నీ వెనుకబడిన అనుకూలత కానీ పైప్లైన్ దశలు 5 కి పెంచబడ్డాయి ఫెచ్ డీకోడ్ ఎగ్జిక్యూట్ మెమరీ రైట్ మరియు కాష్ మెమరీ యొక్క భావన మరియు ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ కాష్ మరియు ప్రత్యేక డేటా కాష్ ఉన్నాయి ARM 7 లో ఇన్స్ట్రక్షన్ మరియు డేటా రెండూ ఒకే మెమరీలో ఉన్నాయి కాబట్టి ఇది వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్ లాగా ఉంది కానీ ARM 9 నుండి ఆర్కిటెక్చర్ హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వైపు మారడం ప్రారంభించింది ARM 10 కి ఇష్యూ అని పిలువబడే మరొక దశను జోడించడం ద్వారా పైప్లైన్ మరింత మెరుగుపరచబడింది ఈ విధంగా ప్రాసెసర్ కు నావెల్ నిర్మాణ భావనలను జోడించడం ద్వారా ప్రాథమిక నిర్మాణం మరింత శక్తివంతంగా మరియు వేగంగా తయారుచేయడం ప్రారంభించింది ఈ పట్టిక 4 ARM కుటుంబ సభ్యుల ARM 7 9 10 మరియు 11 మధ్య శీఘ్ర పోలికను ఇస్తుంది ఇది మొదటిసారి ప్రవేశపెట్టిన సంవత్సరాన్ని కూడా మీరు చూడవచ్చు మొదటి విషయం పైప్లైన్ డెప్త్ డెప్త్ అంటే పైప్లైన్ యొక్క ఎన్ని దశలు ఉన్నాయని కాబట్టి మేము ఏదో ఒక కోణంలో అమలును వేగవంతం చేయడానికి పైప్లైన్లోని దశల సంఖ్యను పెంచుతున్నాము కొన్నిసార్లు ప్రాసెసర్ యొక్క వేగం మనం ఎంత వేగంగా క్లాక్ నీ తయారు చేయగలమో దాని ద్వారా నిర్ణయించబడుతుంది ARM7 లో ఇది 80 MHz అప్పుడు 150 260 335 మరియు మొదలైనవి కాబట్టి గడియార పౌనపున్యాలు పెరుగుతున్నాయి ప్రాసెసర్లు వేగంగా మారుతున్నాయి విద్యుత్ వినియోగం కూడా గడియార పౌనపున్యం యొక్క కొలత గడియారం వేగవంతమైనతే విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది కాబట్టి గడియారపు పౌనపున్యానికి సంబంధించి మీరు విద్యుత్ వినియోగాన్ని అంచనా వేయాలి ఎందుకంటే ప్రతి మైక్రోకంట్రోలర్కు అనుమతించదగిన గడియార పౌనపున్యాలు ఉంటాయి ఇది మీకు కావలసిన గడియార పౌనపున్యాన్ని బట్టి ఉంటుంది మీరు తక్కువ గడియార పౌనపున్యంతో పనిచేయగలిగితే మరియు మీ ప్రయోజనాన్ని అందించగలిగితే అది మంచిది మీరు తక్కువ శక్తిని వినియోగిస్తారు కాబట్టి మైక్రోకంట్రోలర్లలో విద్యుత్ వినియోగం సాధారణంగా మెగాహెర్ట్జ్కు మిల్లీవాట్ ద్వారా కొలుస్తారు మైక్రోకంట్రోలర్లలో మీరు మెగాహెర్ట్జ్కు సెకనుకు మిలియన్ ఇన్స్ట్రక్షన్లు ద్వారా నిర్గమాంశను కొలుస్తారు ARM7 వాన్ న్యూమాన్ పై ఆధారపడింది కాని తరువాత హార్వర్డ్ ఆర్కిటెక్చర్స్ వైపు కదిలింది మరియు ప్రాసెసర్ లోపల బిల్ట్ ఇన్ మల్టిప్లైయెర్ ఉంది మొదటి రెండు తరాలలో 8 x 32 మల్టీఫ్లై ఉంది అయితే తరువాతి రెండు తరాలలో 16 x 32 మల్టీఫ్లై ఉంది ఎందుకంటే చాలా అప్లికేషన్లకు తరచుగా మల్టీఫ్లై ఆపరేషన్ అవసరం కాబట్టి ఒక హార్డ్వేర్ మల్టిప్లైయెర్ అంతర్నిర్మితంగా ఉంటే ఇది ఆపరేషన్ను గణనీయంగా వేగవంతం చేస్తుంది గమనించదగ్గ విషయం ఏమిటంటే ARM అనేది RISC ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది RISC కొన్ని నిర్మాణ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఈ నిర్మాణ లక్షణాలు ఇలా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్లకు సంబంధించి తక్కువ సంఖ్యలో ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇన్స్ట్రక్షన్లు సరళమైనవి తద్వారా అన్ని ఇన్స్ట్రక్షన్లను ఒకే సైకిల్ లో అమలు చేయవచ్చు అవన్నీ స్థిర పొడవుతో ఉంటాయి తద్వారా ఇన్స్ట్రక్షన్ యొక్క డీకోడింగ్ చాలా సులభం అవుతుంది మరియు కంట్రోలర్ కోసం హార్డ్వేర్ చాలా సులభం అవుతుంది ఇక్కడ పైప్లైన్కు సంబంధించి అన్ని ఆధునిక ప్రాసెసర్లలో ఇన్స్ట్రక్షన్లను సాధారణంగా పైప్లైన్లో అమలు చేస్తామని తరువాత చూద్దాం ఇప్పుడు ఇన్స్ట్రక్షన్లు సరళంగా ఉంటే అవి స్థిర పొడవు అప్పుడు సూచన యొక్క డీకోడింగ్ చాలా సులభం అవుతుంది మీరు ఒక దశలోనే డీకోడ్ చేయవచ్చు మీరు మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ను చూడవలసిన అవసరం లేదు మరియు ఈ ఇన్స్ట్రక్షన్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్లకు ప్రామాణిక ప్రమాణం అయిన మైక్రోప్రోగ్రామింగ్ అవసరం లేదు మీరు హార్డ్వేర్లో కంట్రోల్ యూనిట్ను నేరుగా అమలు చేయవచ్చు ఇది కూడా చాలా వేగంగా మారుతుంది మరియు మీరు దీన్ని ఉన్నత గడియారంలో అమలు చేయవచ్చు RISC ఆర్కిటెక్చర్ యొక్క ఒక లక్షణం ఏమిటంటే చాలా పెద్ద సంఖ్యలో 32 లేదా అంతకంటే ఎక్కువ సాధారణ ప్రయోజన రిజిస్టర్లు ఉన్నాయి CISC కాకుండా కొన్ని ప్రత్యేక ప్రయోజన రిజిస్టర్లు ఉన్నాయి ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్లు స్టాక్ పాయింటర్ బేస్ రిజిస్టర్లు మరియు వంటి ప్రత్యేక ప్రయోజన రిజిస్టర్లు చాలా ఉన్నాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే RISC ఒక లోడ్ స్టోర్ ఆర్కిటెక్చర్loadstore architecture పై ఆధారపడి ఉంటుంది అంటే రిజిస్టర్లు మరియు మెమరీ మధ్య డేటాను బదిలీ చేయడానికి కొన్ని లోడ్ మరియు స్టోర్ ఇన్స్ట్రక్షన్లు బాధ్యత వహిస్తాయి అన్ని ఇతర ఇన్స్ట్రక్షన్లు రిజిస్టర్లలో మాత్రమే పనిచేస్తాయి అవి మెమరీని యాక్సెస్ చేయవు ఈ రకమైన ఇన్స్ట్రక్షన్ సెట్ను కొన్నిసార్లు లోడ్ స్టోర్ ఆర్కిటెక్చర్ అని పిలుస్తారు ఇక్కడ లోడ్ మరియు స్టోర్ ఇన్స్ట్రక్షన్లు మాత్రమే మెమరీని యాక్సెస్ చేస్తాయి మరియు అన్ని ఇతర ఇన్స్ట్రక్షన్లు రిజిస్టర్లలో మాత్రమే పనిచేస్తాయి నేటి CISC యంత్రాలు కూడా మైక్రో ప్రోగ్రామింగ్ను ఉపయోగించే ఇంటెల్ క్లాస్ మెషీన్ల ను ఇష్టపడుతున్నాయని నేను ఇంతకు ముందే చెప్పాను అవి ఆ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్లు RISC సూచనల మాదిరిగా కనిపించే కొన్ని రకాల మైక్రోప్రోగ్రామ్లుగా అనువదిస్తాయి కాబట్టి వారు RISC భావనను కూడా ఒక విధంగా అమలు చేస్తారు వారు ప్రారంభ అనువాదం చేస్తారు తరువాత వారు ప్రామాణిక RISC పద్ధతులను ఉపయోగించి అమలు చేస్తారు ఇప్పుడు ARM గురించి మాట్లాడుతుంటే ARM పేరు ఈ RISC ని కలిగి ఉన్నప్పటికీ ఈ మధ్య R అనేది RISC యొక్క ఎక్రోనిం ఖచ్చితంగా చెప్పాలంటే ARM స్వచ్ఛమైన RISC ఆర్కిటెక్చర్ కాదు ఆర్కిటెక్చర్లో ప్రవేశపెట్టిన కొన్ని లక్షణాలు ఉన్నాయి ఎందుకంటే అవి ఎంబెడెడ్ సిస్టమ్ అప్లికేషన్లలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి అవి RISC లక్షణాలు కాదు కొన్ని తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అమలు కోసం వేరియబుల్ సంఖ్య క్లాక్ సైకిల్స్ అవసరం RISC గురించి మాట్లాడుతున్నప్పుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్లను ఒకే క్లాక్ సైకిల్ లో అమలు చేయాలని నేను చెప్పాను కాని ARM లో కొన్ని ఇన్స్ట్రక్షన్లు మరింత క్లిష్టంగా ఉంటాయి దీనికి బహుళ క్లాక్లు అవసరం ఒక క్లాసికల్ ఉదాహరణ బహుళ రిజిస్టర్ లోడ్ స్టోర్ సాధారణంగా మనము మెమరీ నుండి ఒక విలువను రిజిస్టర్లోకి లోడ్ చేస్తాము కాని లోడ్ చేసిన విలువ లోడ్ అవుతుందని పేర్కొనడానికి ARM మిమ్మల్ని అనుమతిస్తుంది 4 రిజిస్టర్లు అనుకుందాం కాబట్టి ఆ 4 రిజిస్టర్లలో వ్రాయడానికి మీకు 4 క్లాక్ పల్స్లు అవసరం మీరు దీన్ని ఒక సైకిల్ లో చేయలేరు అటువంటి బహుళ డేటా బదిలీ ఇన్స్ట్రక్షన్లు ARM లో మద్దతు ఇస్తాయి మరియు బారెల్ షిఫ్టర్ అని పిలువబడేది చాలా సాధారణ నిర్మాణ భావన ఇది ఒక హార్డ్వేర్ ఇది ఒకే సైకిల్ లో బహుళ బిట్ను చాలా సమర్థవంతంగా మార్చడానికి అనుమతిస్తుంది ఈ బారెల్ షిఫ్టర్ ARM నిర్మాణంలో భాగం మరియు ఈ బారెల్ బదిలీ సామర్థ్యాన్ని నేరుగా ఉపయోగించుకునే అనేక ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఒక ఉదాహరణ తీసుకుందాం 2 రిజిస్టర్లను జతచేసే ADD ఇన్స్ట్రక్షన్ ఉందని అనుకుందాం r2 మరియు r3 అని అనుకుందాం ఇది add చేస్తుంది కాని మీరు r2 మరియు r3 ను 4 స్థానాల ద్వారా ఎడమకు మార్చారని కూడా చెప్పగలను 4 స్థానాలు ఎడమకు మార్చడాన్ని బారెల్ షిఫ్టర్ చేత చేయబడుతుంది దీనికి అదనపు సమయం పట్టదు ఒకే క్లాక్ సైకిల్ లో ప్రతిదీ చేయవచ్చు బారెల్ షిఫ్టర్ ఉన్నందున ఈ రకమైన షిఫ్ట్ మరియు ఆపరేట్ రకమైన ఇన్స్ట్రక్షన్లు సాధ్యమే మరొక లక్షణం ఏమిటంటే మీరు ARM ను తంబు మోడ్లో కాన్ఫిగర్ చేయవచ్చు తంబు ARM ఇన్స్ట్రక్షన్ల యొక్క ఉపసమితి ఇది 16 బిట్ మోడ్లో పనిచేస్తుంది సాధారణంగా ARM ప్రాసెసర్లు 32 బిట్ ప్రాసెసర్లు కానీ మీకు ఆ శక్తి అవసరం లేని చాలా అప్లికేషన్లు ఉండవచ్చు మీకు చాలా సరళమైన శక్తి అవసరం మీరు తంబు ఇన్స్ట్రక్షన్ల సమూహాన్ని కలిగి ఉండవచ్చు ఇది తప్పనిసరిగా 16 బిట్ ఇన్స్ట్రక్షన్ సెట్ మేము చిన్న ఇన్స్ట్రక్షన్లను ఉపయోగిస్తే ఇది మొత్తం కోడ్ పరిమాణాన్ని తగ్గించడానికి దారితీస్తుంది మీ కోడ్ డెన్సిటీ మరింత మెరుగుపడుతుంది కండిషనల్ ఎగ్జిక్యూషన్ అని పిలువబడే మరొక చాలా ఆసక్తికరమైన లక్షణం ఉంది 0 ఫ్లాగ్ సెట్ చేయబడితే మీరు ఈ 2 సంఖ్యలను add చేయమని చెప్పవచ్చు సాంప్రదాయిక ప్రాసెసర్లలో 0 ఫ్లాగ్ సెట్ చేయబడితే మీరు zeroJZ లేదా JNZ రకమైన ఇన్స్ట్రక్షన్ కలిగి ఉండవచ్చు ఒక జంప్ చేసి అది 0 కాదా అని తనిఖీ చేయండి మరియు మొదలైనవి అంటే మీకు చాలా జంప్ ఇన్స్ట్రక్షన్లు అవసరం మీకు కండిషనల్ ఇన్స్ట్రక్షన్ ఉంటే 0 ఫ్లాగ్ సెట్ చేయబడితే add చేయమనిఅప్పుడు మీరు జంప్ ఇన్స్ట్రక్షన్లను పూర్తిగా నివారిస్తున్నారు ఇన్స్ట్రక్షన్ల సంఖ్య కూడా తగ్గుతుంది వాస్తవానికి Multiply మరియు add వంటి కొన్ని మెరుగుదలలు ఉన్నాయి ఈ రకమైన ఇన్స్ట్రక్షన్లు ఇన్స్ట్రక్షన్ సెట్కి జోడించబడ్డాయి ఈ ARM కారణంగా స్వచ్ఛమైన RISC నుండి కొద్దిగా వైదొలిగింది అయితే ఇప్పటికీ ఇది RISC పై ఆధారపడిన చాలా శక్తివంతమైన ప్రాసెసర్ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది చాలా మంచి కారణాల వల్ల తప్పుతుంది ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడిన ఈ వాన్ న్యూమాన్ మరియు హార్వర్డ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతున్నారు ఈ ARM7 మరియు ఇంకా పాత ప్రాసెసర్లు వాన్ న్యూమాన్ ఆధారంగా ఉన్నాయి ఒకే మెమరీ ఉంది తరువాతి ప్రాసెసర్లలో 2 వేర్వేరు మెమరీ ఇన్స్ట్రక్షన్ మెమరీ మరియు డేటా మెమరీ ఉన్నాయి మరియు లోపల కూడా ఇన్స్ట్రక్షన్ కాష్ మరియు డేటా కాష్ ఉన్నాయి ఇప్పుడు మరొక లక్షణం ఏమిటంటే ARM ప్రాసెసర్లకు ఇన్పుట్ అవుట్పుట్inputoutput కోసం ప్రత్యేక ఇన్స్ట్రక్షన్లు లేవు అవి మెమరీ మ్యాప్డ్ IO అని పిలువబడతాయి ఇది మీ టోటల్ మెమరీ ఏరియా అనుకుందాం ఇది మీ మెమరీ మీరు IO పరికరాల కోసం రిజర్వు చేసిన మెమరీలో ఒక భాగం ఉంది సాధారణంగా మీరు మెమరీని యాక్సెస్ చేసినప్పుడు మీరు ఇక్కడ డేటాను స్టోర్ చేస్తారు కానీ మీరు ఈ ప్రాంతంలో అడ్రస్ ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు డీకోడింగ్ సర్క్యూట్రీ స్వయంచాలకంగా మెమరీకి బదులుగా IO పోర్ట్లను యాక్సెస్ చేస్తుంది కానీ మెమరీ మరియు IO ఆపరేషన్ కోసం ఒకే డీకోడర్ ఉంటుంది లోడ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్లు సాధారణంగా మెమరీ మరియు రిజిస్టర్ మధ్య డేటాను బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు అదే లోడ్ స్టోర్ ఇన్స్ట్రక్షన్లు IO పోర్ట్ నుండి చదవడానికి లేదా IO పోర్టులలో వ్రాయడానికి ఉపయోగించబడతాయి ఇన్పుట్ మరియు అవుట్పుట్ కోసం ప్రత్యేక ఇన్స్ట్రక్షన్లు లేవు ఉపయోగించాల్సిన అడ్రస్ IO పరికరాలకు సంబంధించిన అడ్రస్ అవుతుంది ఇది విలక్షణమైన ARM ఆర్కిటెక్చర్ దాని యొక్క స్నాప్షాట్ను మీకు చూపించాలనుకుంటున్నాను మనకు రిజిస్టర్ బ్యాంక్ ఉందని మీరు చూస్తున్నారు ఇక్కడ మనకు అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంది డేటాలో ఒకటి నేరుగా ఇక్కడ ఉన్న రిజిస్టర్ బ్యాంక్ నుండి వస్తోంది మరియు మరొకటి ఇక్కడ ఉన్న బారెల్ షిఫ్టర్ నుండి వస్తోంది కాబట్టి ఇతర డేటాను మార్చవచ్చు మరియు తరువాత ALU కి వర్తించవచ్చు లేదా అది లేకుండా కూడా రావచ్చు ఎటువంటి షిప్ట్ లేకుండా మల్టిప్లైయెర్ ఇక్కడ ఉంది మీకు ఈ మల్టిప్లైయెర్ హార్డ్వేర్ అవసరమైనప్పుడు మీరు గుణించి బస్సులోకి తీసుకురావచ్చు మరికొన్నిఇన్స్ట్రక్షన్ లక్షణాలు ఉన్నాయి అడ్రస్ రిజిస్టర్ అడ్రస్ ఇంక్రిమెంటర్ ఉన్నాయి కాబట్టి ఇవి అడ్రస్ బస్ మరియు మెమరీతో ఇంటర్ఫేసింగ్ కోసం డేటా బస్ ఇక్కడ ఉంది కానీ దీని లోపల ఆసక్తికరంగా ఒక మల్టిప్లైయెర్ ALU ముందు బారెల్ షిఫ్టర్ ఉన్నాయి ఇది కొన్ని ఇన్స్ట్రక్షన్లు అమలును చాలా సమర్థవంతంగా చేస్తుంది కాబట్టిమనము దీనితో ఈ లెక్చర్ చివరికి వస్తాము మనము తరువాతి రెండు లెక్చర్ల లలో ఈ చర్చను కొనసాగిస్తాము ఇక్కడ ARM ఇన్స్ట్రక్షన్ సెట్లో ఉన్న మరికొన్ని అదనపు లక్షణాలను మరియు ARM ఆర్కిటెక్చర్లను కూడా చూస్తాము ధన్యవాదాలు